ఇప్పుడు మనం చేసిన ఇండక్షన్ మోటారులపై ప్రారంభిద్దాం నేను ఇంతకు ముందు చేసినదాన్ని గుర్తుకు తెచ్చుకుంటాము మనము ప్రాథమికంగా ఇండక్షన్ మోటర్ యొక్క సంభావిత లక్షణాలను చూశాము మనం ఇండక్షన్ మోటారు సూత్రాన్ని చూశాము దీనికి ముందు తిరిగే అయస్కాంత క్షేత్రం అంటే ఎలా సృష్టించబడుతుందో చెప్పాము ఆ తరువాత మనం స్టేటర్ వైపు నుండి రోటర్ వైపుకు పంపబడుతున్న మొత్తం శక్తిని చూడటం ద్వారా సమానమైన సర్క్యూట్ వైపు చూశాము మరియు దాని ఆధారంగా సమానమైన సర్క్యూట్ వ్రాసాము మొదట ట్రాన్స్ఫార్మర్ సమానమైన సర్క్యూట్ చూడటం మరియు రోటర్ తిరిగేటప్పుడు ఏమి జరుగుతుంది లేదా ద్వితీయ భ్రమణం సమానమైన సర్క్యూట్కు ఏమి జరుగుతుంది కాబట్టి మనము మొత్తంగా సమానమైన సర్క్యూట్ను ఈ విధంగా గీసాము ఇది R1 ఇది X1 ఇది మనకు కోర్ నష్టాన్ని కలిగిస్తుందని మరియు మనము Xm మరియు Rc గా వ్రాసిన అయస్కాంత ప్రతిచర్యను కలిగి ఉండబోతున్నామని కూడా చెప్పబడింది వాస్తవానికి X2l అయిన లీకేజ్ రియాక్టన్స్ ఉండబోతోందని మనము వాస్తవానికి వ్రాసాము వాస్తవానికి మనము దానిని sX2l గా వ్రాసాము ఇప్పుడు మనము నిజంగా రోటర్ EMF ను స్టేటర్ ఫ్రీక్వెన్సీగా మార్చాము దానిని S ద్వారా విభజించడం ద్వారా మనము ఏమి చేసాము అందువల్ల మనం ఇక్కడకు వచ్చినది E1 అని చెప్పండి మరియు ఇది నేరుగా E2l గా మారుతుంది ఇది E1 కి సమానంగా ఉంటుంది మలుపుల నిష్పత్తిలో E2l ను జాగ్రత్తగా చూసుకోవడం E1 కు సమానం మరియు మనం ప్రతిఘటన యొక్క 2 భాగాలను వ్రాసాము ఒకటి మనం R2l అని వ్రాసాము ఇది రోటర్ యొక్క స్వాభావిక ప్రతిఘటన స్టేటర్ వైపుకు రూపాంతరం చెందింది మరియు మనం నిరోధకత యొక్క మరో భాగాన్ని వ్రాసాము ఇది యాంత్రిక శక్తిని సూచించే యాంత్రిక శక్తిని సూచిస్తుంది ఇది వేరియబుల్ రెసిస్టెన్స్గా మనం చూపించాము ఇది గా ఉంది ఇది యాంత్రిక శక్తిని సూచిస్తుంది మరియు ఇది కేజ్ ఇండక్షన్ మోటర్ యొక్క రోటర్లో లేదా స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారులో ఉన్న షార్ట్ సర్క్యూట్ను సూచిస్తుందని మేము చెప్పాము ఇది రోటర్కు బాహ్య షార్ట్ సర్క్యూట్ను సృష్టిస్తుంది ఇది మనం గీసిన సమానమైన సర్క్యూట్ మరియు దీని ఆధారంగా మనం నిజంగా టార్క్ వ్యక్తీకరణను గా వ్రాసాము నేను దానిని ట్రాన్స్ఫార్మర్లోని ప్రాధమిక వైపు నుండి లేదా ద్వితీయ వైపు నుండి చూస్తే లేదా ఇండక్షన్ మోటారులో స్టేటర్ వైపు లేదా రోటర్ వైపు నుండి చూస్తాను కాబట్టి ఇది మార్పులేనిదిగా ఉంటుంది అప్పుడు మేము I2 కోసం వ్యక్తీకరణను వ్రాసాము కాబట్టి I0 వలె వెళ్ళేదాన్ని నేను నిర్లక్ష్యం చేస్తే I0 నిర్లక్ష్యం చేయబడితే మేము చెప్పాము మరియు మనం దానిని విస్మరించడానికి ఎంచుకున్నాము ఎందుకంటే V1 పరంగా సరళమైన వ్యక్తీకరణను మనం కోరుకుంటున్నాము వర్తించే వోల్టేజ్ ఏమైనా కాబట్టి నేను ఇక్కడ V1 యొక్క వోల్టేజ్ను వర్తింపజేస్తున్నాను కాబట్టి నేను ప్రతి వ్యక్తీకరణకు V1 కి సంబంధించి మొత్తం వ్యక్తీకరణను వ్రాసేటప్పుడు నేను గా వ్రాయగలను కాబట్టి దీని నుండి మనము టార్క్ కోసం మొత్తం వ్యక్తీకరణను ఇలా పొందవచ్చు

కాబట్టి ఇది నాకు మొత్తం టార్క్ వ్యక్తీకరణను ఇస్తుంది దీని నుండి మనము 2 వేర్వేరు పరిస్థితుల గురించి మాట్లాడాము ఒకటి s 1 కంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా 0 కి దగ్గరగా ఉన్నప్పుడు ఇది ఇండక్షన్ మోటారు యొక్క సాధారణ ఆపరేటింగ్ పరిస్థితి సాధారణంగా మీరు చూస్తే చాలా ప్రేరణ మోటార్లు రోటర్లోకి వస్తున్న వాటితో పోల్చితే రోటర్ రాగి నష్టం సాధారణంగా చాలా చిన్నదిగా ఉంటుంది ఒకవేళ 100 వాట్స్ రోటర్లోకి వస్తున్నాయని నేను చెప్తున్నాను రోటర్ నిరోధక నష్టంగా నేను సాధారణంగా 4 లేదా 5 శాతం మాత్రమే వెదజల్లుతాను కాబట్టి నేను దాదాపు 95 శాతం మెకానికల్ అవుట్పుట్గా మార్చబోతున్నాను అంటే నేను నిజంగా 5 శాతం లేదా అంతకంటే తక్కువ మాత్రమే స్లిప్ చేయబోతున్నాను కాబట్టి స్లిప్ సాధారణంగా ఇండక్షన్ మోటర్ యొక్క సాధారణ ఆపరేటింగ్ ప్రాంతానికి అనుగుణంగా ఒకటి కంటే చాలా తక్కువగా ఉంటుందని మేము చెప్పే కారణం అదే మనము సాధారణంగా ఇండక్షన్ మోటారులో చాలా పెద్ద స్లిప్ ను కలిగి ఉండబోము ఇది చాలా మంచి డిజైన్ మరియు సాధారణంగా ఇండక్షన్ మోటార్లు చాలా బాగా డిజైన్ చేయబడతాయి కాబట్టి ఈ సందర్భంలో మనం చెప్పబోతున్నాం నేను ఒక ఉజ్జాయింపు చేస్తున్నాను స్పష్టంగా మనము వాస్తవ గణన చేసినప్పుడు మనము చేయలేము కాని మనము దీనిని మొత్తం R2l S2 గా కలిగి ఉండబోతున్నాము కాబట్టి ఇది కి సమానంగా ఉంటుంది కాబట్టి స్లిప్ నిజంగా నిజంగా చిన్నదిగా ఉన్నప్పుడు నేను కలిగి ఉంటాను మరోవైపు ప్రారంభ స్థితికి సమానమైన స్లిప్ 1 కి దగ్గరగా ఉన్నప్పుడు ప్రారంభ పరిస్థితి 0 0 అయితే స్లిప్ 1 కాబట్టి నేను స్లిప్ 1 కి సమానంగా ఉండబోతున్నప్పుడు నేను ఈ భాగాన్ని కలిగి ఉండబోతున్నాను ఈ మొత్తం భాగం పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను నేరుగా చెప్పగలను ఇది జరగబోతోంది స్లిప్ సమయంలో 1 కి దగ్గరగా లేదా స్లిప్ ప్రారంభ స్థితికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మొత్తంగా నేను ఈ విధమైన లక్షణాలను కొంతవరకు గీయగలగాలి ఇది ఇలా చెప్పండి మరియు పెరుగుతున్న దిశలో టార్క్ ఎప్పుడు సమకాలిక వేగంతో సమానం కాబట్టి నేను ఉన్న చోట తీసుకుంటే ఎప్పుడు అవుతుందో ఆ సమయంలో ఎప్పుడైనా రోటర్ సమకాలిక వేగంతో చేరుకుంటే అది స్థిరమైన స్థితిలో ఎప్పుడూ జరగదు ఒకవేళ అది జరిగితే నేను నిజంగా రోటర్ కరెంట్ను కలిగి ఉండబోతున్నాను టార్క్ లేదు కాబట్టి ఇది తప్పనిసరిగా లోడ్ లోడ్ కండిషన్ కాదు ఒకవేళ నేను రోటర్ అనుకోకుండా సమకాలీన వేగంతో హుక్ లేదా క్రూక్ ద్వారా మాట్లాడుతున్నాను రోటర్ కరెంట్ లేదని నేను చూడబోతున్నాను రోటర్ EMF ప్రేరేపించబడింది ఎందుకంటే టార్క్ లేదు కాబట్టి టార్క్ లేకపోతే అది 0 కి సమానమైన టార్క్ అని అర్ధం లేని లోడ్ కండిషన్ వలె మంచిది కాబట్టి సింక్రోనస్ స్పీడ్ ఆపరేటింగ్ స్పీడ్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇది ఆపరేటింగ్ పాయింట్ అవుతుంది మరియు నేను పెంచేటప్పుడు మోటారుపై లోడ్ నేను మరింత ఎక్కువ లోడ్ ఎక్కువ మెకానికల్ టార్క్ కోసం అడగవచ్చు ఖచ్చితంగా నాకు ఎక్కువ రోటర్ కరెంట్ అవసరం ఎక్కువ రోటర్ కరెంట్ ఉంటేనే ఎక్కువ టార్క్ అభివృద్ధి చెందుతుంది మరింత టార్క్ అభివృద్ధి చెందితేనే నేను టార్క్ డిమాండ్ను తీర్చడం ద్వారా ఇండక్షన్ మోటారు యొక్క భ్రమణాన్ని కొనసాగించబోతున్నాను లేకపోతే భ్రమణం యొక్క జీవనోపాధి జరగదు కాబట్టి నేను భారాన్ని మరింతగా పెంచుతున్నప్పుడు నేను కలిగి ఉండబోతున్నాను నేను వేగాన్ని తగ్గించబోతున్నాను వేగాన్ని తగ్గించడం అంటే స్లిప్లో పెరుగుదల అని అర్థం ఎందుకంటే ఇది స్లిప్కు దోహదం చేస్తుంది కాబట్టి వేగం తగ్గినట్లయితే ఇక్కడ తగ్గుతుంది లేదా స్లిప్ పెరుగుదలను నేను చెప్పాలి అదే జరుగుతుంది నేను వేగం తగ్గుతున్నప్పుడు మరియు టార్క్ తదనుగుణంగా పెరుగుతున్నప్పుడు కాబట్టి ఇది మనం ఇంతకు ముందు వ్రాసినది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇది చెల్లుతుంది నేను A నుండి B వరకు చెబితే ఇది A B ప్రాంతం A B కి అనుగుణంగా ఉంటుంది నేను ఈ ప్రాంతానికి అనుగుణమైన ఇతర ప్రాంతం గురించి మాట్లాడబోతున్నాను ఇక్కడ ఇది వాస్తవానికి 1 కి సమానం మరియు ఈ పాయింట్ S కి 0 కి సమానం ఇక్కడ స్లిప్ 0 ఉంటుంది కాబట్టి స్పష్టంగా నేను చేస్తాను కలిగి కొన్ని రకాల హైపర్బోలిక్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి నాకు స్లిప్ టార్క్ లక్షణాల యొక్క 2 భాగాలు స్పష్టంగా ఉన్నాయి ఒకటి స్లిప్ టార్క్కు అనులోమానుపాతంలో ఉంటుంది మరొకటి ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ మొదలవుతుంది విద్యార్థి ప్రొఫెసర్ S అనేది 0 Te అనేది 0 అవును ఇది Te S అనేది 0 Te అనేది 0 S అనేది 0 సింక్రోనస్ స్పీడ్ రోటర్ ప్రేరిత EMF లేదు రోటర్ ప్రేరిత కరెంట్ లేదు కాబట్టి స్పష్టంగా Te అనేది 0 అవుతుంది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ ముగుస్తుంది కాబట్టి అది ఎక్కడ కలుస్తుందో అక్కడ చూస్తున్నాము కాబట్టి నేను మొత్తం స్లిప్ టార్క్ లక్షణాలను మొత్తంగా లేదా స్పీడ్ టార్క్ లక్షణాలపై గీయగలను ఇండక్షన్ మోటారుకు అనుగుణంగా వాస్తవ వేగం టార్క్ లక్షణాలు కొంతవరకు ఇలా ఉంటాయి ఇది ఖచ్చితంగా సరళ ప్రాంతం కాదు అయితే ఇది సరళ ప్రాంతం మరియు ఇది 1 కి సమానమైన స్లిప్ అవుతుంది ఇది జరగబోతోంది ఇది ఈ దిశలో పెరుగుతోంది మరియు ఇది Te కాబట్టి ఇది 3 దశల ప్రేరణ మోటారు యొక్క సాధారణ స్పీడ్ టార్క్ లక్షణాలు Temax ఎక్కడ సంభవిస్తుందో నేను అడిగాను ఏ స్లిప్ వద్ద కాబట్టి మాకు Te కి వ్యక్తీకరణ ఉంది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ మొదలవుతుంది విద్యార్థి ప్రొఫెసర్ మొత్తం ఉత్పన్నం యొక్క సౌలభ్యం పొందడానికి మేము దీనిని నిర్లక్ష్యం చేస్తున్నాము పుడ్డింగ్ యొక్క రుజువు దానిని తినటంలో ఉంది కాబట్టి చివరికి మీ వాస్తవ లక్షణాలు దాదాపుగా దీన్ని పోలి ఉంటే అది బాగానే ఉంటుంది మరియు ఇది పోలి ఉంటుంది కాబట్టి మనము మాత్రమే కారణం దానితో పాటు వెళుతున్నాను లేకపోతే నేను ఖచ్చితంగా ఓపెన్ సర్క్యూట్ పరీక్ష లేదా నో లోడ్ పరీక్ష మరియు షార్ట్ సర్క్యూట్ పరీక్ష గురించి మాట్లాడేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ మరియు ఇండక్షన్ మోటారులో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ ముగుస్తుంది కాబట్టి మనం ఈ విధంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు మనం గా రాయాలి కాబట్టి ఇది ఏ స్లిప్ వద్ద ఉంది మీరు తెలుసుకోవచ్చు మరియు అది SmaxT అని బయటకు వస్తుంది టార్క్ గరిష్టంగా ఉన్నందున నేను దీనిని వ్రాస్తున్నాను నేను గరిష్ట టార్క్ వద్ద స్లిప్ చేయండి అంటే SmaxT చేత అని అర్ధం ఇది స్లిప్ కానీ గరిష్ట టార్క్ బయటకు వస్తుంది దయచేసి గమనించండి కొంత టార్క్ Temax వద్ద స్లిప్ సానుకూలంగా ఉంటుంది స్లిప్ కొన్ని ఇతర టార్క్ Temax వద్ద కూడా ప్రతికూలంగా ఉంటుంది కానీ ఆ Temax అన్ని సంభావ్యతలో మైనస్ Temax ఉంటుంది అంటే ఇరువైపులా అద్దం ఇమేజ్ రకమైన లక్షణాలు ఉంటాయి స్లిప్ సానుకూల మార్గంగా ఉంటే మీరు అని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను స్లిప్ ప్రతికూలంగా ఉంటే అంటే స్లిప్ అని మేము చెప్పాము ద్వారా విభజించబడిన స్లిప్ వేగం మొత్తం స్లిప్ ఇస్తుంది అది మేము చెప్పినది కాబట్టి మరియు ఇండక్షన్ మోటారులో ఇది ఎన్నడూ జరగదని మేము కూడా చాలా స్పష్టంగా చెప్పాము ని ఎప్పటికీ చేరుకోలేమని మించిపోకుండా వదిలేయమని మేము చెప్పాము ఇది జరగడానికి నేను మోటారును నడిపించే పరిస్థితి ఉండాలి యంత్రం బాహ్య ప్రైమ్ మూవర్ చేత నడపబడుతుంది మన దగ్గర ఇండక్షన్ మోటారుతో అమర్చిన వాహనం ఉంది మరియు అది లోతువైపు కదులుతోంది అప్పుడు ఖచ్చితంగా గురుత్వాకర్షణ నేను దానిని నియంత్రించకపోతే వేగం పెరిగేలా చేస్తుంది కాబట్టి గురుత్వాకర్షణ వేగం దీనికోసం సమకాలీన వేగం దాటి వెళ్ళేలా చేస్తుంది ఈ సందర్భంలో అది ప్రతికూలంగా స్లిప్లోకి వెళ్ళవచ్చు ప్రైమ్ మూవర్ కలిగి ఉండటం అంటే ప్రైమ్ మూవర్ టర్బైన్ కావచ్చు ప్రైమ్ మూవర్ వింటర్ బైన్ లేదా ఐసి ఇంజిన్ కావచ్చు లేదా ఏమైనా పర్వాలేదు కానీ అది గురుత్వాకర్షణ పుల్ కూడా కావచ్చు కాబట్టి గురుత్వాకర్షణ పుల్ వాస్తవానికి ప్రైమ్ మూవర్ లాగా పనిచేస్తుంది మరియు వేగం రేట్ వేగం లేదా సింక్రోనస్ వేగం మించి ఉంటే స్లిప్ ప్రతికూల ప్రాంతంలోకి వెళ్ళడానికి కారణమవుతుంది మరియు స్లిప్ ప్రతికూలంలోకి వెళుతుంటే ప్రాంతం మరియు అన్ని సంభావ్యతలలో నాకు ప్రైమ్ మూవర్ ఉంటే యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది నేను మెకానికల్ ఎనర్జీని ఇస్తున్నాను గురుత్వాకర్షణ పుల్ కావచ్చు ఇది గతి శక్తి ఇది విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది ఈ సందర్భంలో ఇండక్షన్ మెషిన్ ఇప్పటి వరకు మోటారుగా పనిచేస్తున్నది జనరేటర్గా పనిచేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఇది ప్రేరణ జనరేటర్ ఆపరేషన్కు మాత్రమే అనుగుణంగా ఉంటుంది ఇక్కడ నేను యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చబోతున్నాను అయితే ఇది మోటరింగ్ ప్రాంతంలో జరుగుతుంది ఇక్కడ నేను చాలా స్పష్టంగా విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చబోతున్నాను నేను జనరేటర్ ప్రాంతం గురించి మరింత వివరించడానికి వెళ్ళడం లేదు ఎందుకంటే అది కనీసం 2 గంటలు పడుతుంది కాబట్టి నేను జనరేటర్ ప్రాంతంలోకి వెళ్ళడం లేదు ఎందుకంటే మేము ప్రధానంగా మోటరింగ్ ఆపరేషన్కు సంబంధిత విషయాలు మాత్రమే చూస్తున్నాము ఏదేమైనా ఏ సమయంలోనైనా ఒక యంత్రాన్ని నేను ప్రస్తావించాలని అనుకున్నాను ఇది ఖచ్చితంగా జనరేటర్ మరియు మోటారు రెండింటి యొక్క కార్యాచరణను కలిగి ఉంటుంది ఖచ్చితంగా ఆ విషయానికి సంబంధించి ఏదైనా ఎలక్ట్రికల్ మెషీన్ మోటారు మరియు జెనరేటర్ యొక్క కార్యాచరణను కలిగి ఉంటుంది మీరు ఒక నిర్దిష్ట ఆపరేషన్ లేదా ఇతర ప్రత్యేకమైన ఆపరేషన్ కోసం పరిస్థితిని కలిగించేంతవరకు మేము ప్రధానంగా మోటరింగ్ ఆపరేషన్తో సంబంధం కలిగి ఉంటాము కానీ యాదృచ్ఛికంగా మేము నెగటివ్ స్లిప్ను ఎదుర్కొన్నప్పుడు నేను ఈ విషయాన్ని ప్రస్తావించడానికి కారణం జనరేటర్ లేదు నేను జనరేటర్ గురించి మాట్లాడను కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ గరిష్ట టార్క్కు అనుగుణంగా ఉంటుంది ఈ స్లిప్ విలువను దీనికి ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మనం మళ్ళీ లెక్కిస్తాము నేను ఈ గరిష్ట స్లిప్ విలువను టార్క్ ఎక్స్ప్రెషన్లోకి ప్రత్యామ్నాయం చేస్తే గరిష్ట టార్క్ Tmax పొందుతాను మేము యాదృచ్ఛికంగా టార్క్ విచ్ఛిన్నం TBD అని కూడా పిలుస్తాము TBD అనేది గరిష్ట టార్క్ ఒక ప్రేరణ మోటారు ఒక నిర్దిష్ట వోల్టేజ్ కింద ఒక నిర్దిష్ట పౌనః పున్య స్థితిలో ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ప్రత్యేకమైన టార్క్కు మించి ఇండక్షన్ మోటారును లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఆగిపోతుంది అది నిలిచిపోతుంది ఇకపై అమలు చేయలేము కాబట్టి నేను 10 న్యూటన్ మీటర్తో పని చేస్తూ ఉంటే 20 న్యూటన్ మీటర్ నేను 50 న్యూటన్ మీటర్ వరకు పెంచుతూ ఉండవచ్చు 50 న్యూటన్ మీటర్ నా బ్రేక్ డౌన్ టార్క్ కావచ్చు నేను 51 న్యూటన్ మీటర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తే యంత్రం నిలిచిపోయే పరిస్థితికి వస్తుంది ఇది ఇకపై పనిచేయదు ఇది ఇకపై తిప్పలేరు కాబట్టి బ్రేక్డౌన్ టార్క్ అనేది ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వద్ద ఇచ్చిన వోల్టేజ్ వద్ద ఇండక్షన్ మోటారు ద్వారా పంపిణీ చేయగల గరిష్ట టార్క్ ఎందుకంటే నేను సాధారణంగా గ్రిడ్ నుండి ఆపరేట్ చేస్తున్నాను గ్రిడ్ వోల్టేజ్ సాధారణంగా స్థిరంగా ఉంటుంది ఇది సుమారు 400 వోల్ట్ల 3 వ దశ లైన్ టు లైన్ ఉంటుంది మరియు 50 హెర్ట్జ్ 50 హెర్ట్జ్ సుమారుగా ఉంటుంది కాబట్టి ఆ వోల్టేజ్ కోసం మరియు ఫ్రీక్వెన్సీ కోసం ఇది ఒక రకమైన సెట్ మరియు రాయి ఇచ్చిన ఇండక్షన్ మోటారుకు ఎందుకంటే ఇది ఇండక్షన్ మోటర్ యొక్క పారామితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మరియు ఇది SmaxT ఈ దిశలో స్లిప్ పెరుగుతోంది మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను స్లిప్ 0 నుండి మొదలై 1 వైపుకు వేగంతో వ్యతిరేక దిశలో వెళుతుంది కాబట్టి ఈ ప్రత్యేక దిశలో స్లిప్ పెరుగుతోంది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ మొదలవుతుంది ప్రొఫెసర్ చూడండి నేను నిజంగా ఇలాంటి లోడ్ టార్క్ గురించి మాట్లాడుతుంటే 1 పాయింట్ మాత్రమే స్పష్టంగా ఉంది మరియు ఇది సాధారణంగా సింక్రోనస్ స్పీడ్కు దగ్గరగా ఉంటుంది మీకు ప్రశ్న వచ్చిందని నేను నమ్ముతున్నాను ఇక్కడ ఏదైనా లోడ్ టార్క్ చూస్తే నేను ఇలాంటి కొన్ని లోడ్ టార్క్ చూడండి నాకు ఇక్కడ 1 పాయింట్ ఉంటుంది 1 పాయింట్ కాబట్టి నాకు ఇలాంటి 2 పాయింట్లు ఉంటే అప్పుడు ఏమి జరగబోతోంది ఎక్కడ స్థిరపడబోతోంది అదే ప్రశ్న ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ ముగుస్తుంది ఒకవేళ నాకు స్థిరమైన టార్క్ లోడ్ ఉంటే నేను ఎలివేటర్ గురించి మాట్లాడుతున్నానని చెప్పండి ఎలివేటర్ ఒక ఇండక్షన్ మోటారుతో నడుపబడుతుందని చెప్పండి కాబట్టి మనలో 8 మంది సంపాదించాము టార్క్ ఇటువంటి కొంత విలువకు అనుగుణంగా ఉంటుంది అది 0 వేగం నుండి స్పష్టంగా మొదలవుతోంది అందువల్ల నాకు కొంత ఎక్కువ టార్క్ ఉంటే తప్ప త్వరణం జరగదు మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను నా ప్రారంభ టార్క్ Te TL కంటే ఎక్కువగా ఉంటేనే నాకు త్వరణం సాధ్యమవుతుంది TL నేను స్థిరమైన టార్క్ లోడ్ అయిన లోడ్ టార్క్ యొక్క నిర్దిష్ట విలువగా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు కొంత ప్రాప్యత అందుబాటులో ఉంటే తప్ప యంత్రం వేగవంతం కాదు కాబట్టి యంత్రం వేగవంతం అవుతుంది ఇది వేగవంతం కావడంతో నేను మరింత ఎక్కువ విద్యుదయస్కాంత టార్క్ పొందబోతున్నానని దయచేసి గమనించండి మీరు నా పాయింట్ పొందుతున్నారా ఇది విద్యుదయస్కాంత టార్క్ను సూచించే ఆర్డినేట్ కాబట్టి అందుబాటులో ఉన్న విద్యుదయస్కాంత టార్క్ మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి యంత్రం మరింత మరింత వేగవంతం అవుతుంది కాబట్టి ఇది ప్రారంభ పరిస్థితి ఇది వేగవంతం అవుతోంది మరియు అది ఈ విలువను వేగవంతం చేసి చేరుకున్నప్పుడు అది మరింత వేగవంతం అవుతుంది మరియు అది మరింత వేగవంతం అయినప్పుడు మరియు టార్క్ తగ్గుతుంది కాబట్టి అది నిజంగా క్షీణించనప్పుడు అది స్వయంగా ఉంటుంది అక్కడ స్థిరత్వం లేకపోతే స్థిరత్వం ఉండదు కాబట్టి స్థిరత్వం హైపర్బోలిక్ ప్రాంతంలో కాకుండా సరళ ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే స్థిరత్వం ఉందో అది వచ్చి అక్కడే స్థిరపడుతుంది కాబట్టి ఇది ఈ సమయంలో స్థిరపడుతుంది ఇది బహుశా P1 ఆపరేటింగ్ పాయింట్ కానుంది మరోవైపు 18 మందికి బదులుగా 8 మందికి 18 మంది ఎలివేటర్లోకి వచ్చారని టార్క్ డిమాండ్ చాలా పెద్దది టార్క్ డిమాండ్ ఇక్కడ ఎక్కడో ఉంటే యంత్రం అస్సలు ప్రారంభం కాదు అది నిలిచిపోతుంది ఇది ఓవర్లోడ్ మరియు బరువు అని చెబుతుంది ఎలివేటర్ ఖచ్చితంగా ఓవర్లోడ్ అని సూచించే బటన్ను కలిగి ఉంటుంది ఎందుకంటే ప్రారంభ స్థితిలో యంత్రం ఉత్పత్తి చేయగల సామర్థ్యం కంటే లోడ్ టార్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రశ్న చాలా చెల్లుబాటు అయ్యే ప్రశ్న కాబట్టి ప్రారంభ టార్క్ యంత్రం ప్రారంభించడానికి లోడ్ టార్క్ కంటే ఎక్కువగా ఉండాలి లేకుంటే అది ప్రారంభించడానికి కూడా వెళ్ళడం లేదు కాబట్టి సాధారణంగా మేము పేర్కొన్న ఆపరేటింగ్ పాయింట్ ప్రారంభ టార్క్ కంటే తక్కువగా ఉంటుంది అది ఎలా ఉంటుంది కాబట్టి మీకు సాధ్యమయ్యే ఆపరేటింగ్ పాయింట్లలో ఒకటి మాత్రమే ఉంటుంది ఇది వాస్తవానికి అస్థిర ప్రాంతంలో కాకుండా స్థిరమైన ప్రాంతంలో వస్తోంది మరియు అది వేగం పరంగా పెరుగుతోంది ఇది తప్పనిసరిగా అస్థిర ఆపరేటింగ్ పాయింట్ కాబట్టి స్థిరమైన ఆపరేటింగ్ పాయింట్ ఇది మాత్రమే అవుతుంది కాబట్టి P1 ఆపరేటింగ్ పాయింట్ అవుతుంది ఇప్పుడు Temax కోసం వ్యక్తీకరణను వ్రాయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇది జరగబోతోంది ఇది మళ్ళీ ప్లస్ లేదా మైనస్ మాత్రమే నేను ప్లస్ చూపిస్తున్నాను మైనస్ జనరేటర్ ప్రాంతానికి అనుగుణంగా ఉంటుంది నేను నిజంగా ఉత్పత్తి చేసే ప్రాంతానికి వెళ్ళడం లేదు కాబట్టి ఇది Temax అవుతుంది ఒక విషయం నేను ఇక్కడ Temax లో ఎత్తి చూపించాలనుకుంటున్నాను Temax రోటర్ నిరోధకతపై ఆధారపడదు అన్నింటికీ మేము టార్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఎల్లప్పుడూ అని చెప్పాము కాబట్టి R2 చాలా కీలక పాత్ర పోషిస్తోంది కానీ Temax R2 పై ఆధారపడదు ఇది R1 మరియు X1 X2 పై ఆధారపడి ఉంటుంది మరియు మొదలగునవి కానీ గరిష్ట టార్క్ సంభవించే స్లిప్ న్యూమరేటర్లో R2 కలిగి ఉంటుంది అంటే నేను R2 ను పెంచుతున్నాను స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు విషయంలో నేను R2 ను పెంచుకుంటే నేను బాహ్యంగా నిరోధకతలను చేర్చగలను కాబట్టి నేను జరగబోయే దానికంటే R2 పెంచబోతున్నట్లయితే ఈ గరిష్ట టార్క్ ప్రభావితం కాదు కానీ ఈ SmaxT ప్రభావితమవుతుంది SmaxT 1 వైపుకు మారుతుంది కాబట్టి జరగబోయేది ఏమిటంటే నేను బహుశా కొంతవరకు ఇలాంటి ఇంకొక లక్షణాన్ని కలిగి ఉంటాను కాబట్టి లక్షణం షిఫ్ట్ ఎంత ఖచ్చితంగా ఉందో నేను చూపిస్తున్నాను దయచేసి ఇది ఇప్పుడు SmaxT అని గుర్తుంచుకోండి కాబట్టి ఇది SmaxT1 నేను నిరోధకతను మరింత పెంచినప్పుడు మరియు ఇది SmaxT2 నేను మళ్ళీ నిరోధకతను పెంచినప్పుడు రోటర్ నిరోధకత కాదు స్టేటర్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది R2 పెరుగుతున్నది లేదా R2l పెరుగుతుందని నేను స్పష్టంగా సూచించాలి ఎలాగైనా మంచిది నేను R2 ని పెంచగలిగితే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారులో లాగా ఉండవచ్చు నేను స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటారులో చేయలేను స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటర్ విషయంలో మాత్రమే బాహ్య నిరోధకతను చేర్చడం ద్వారా నేను రోటర్ యొక్క నిరోధక లక్షణాలను సవరించగలను కాబట్టి స్థిరమైన టార్క్ లోడ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇక్కడ ఒక ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ ఒక ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ మరో ఆపరేటింగ్ పాయింట్ ఉంది అంటే రోటర్ రెసిస్టెన్స్ మార్చడం ద్వారా నేను 3 వేర్వేరు ఆపరేటింగ్ స్పీడ్లను పొందగలుగుతాను అప్పుడు అప్పుడు నేను మరింత నిరోధకతలను కలిగి ఉంటాను కాబట్టి ఇచ్చిన టార్క్ వద్ద ఇండక్షన్ మోటారు యొక్క వేగాన్ని నియంత్రించడానికి రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిన స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు విషయంలో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే నేను నష్టాలను చవిచూస్తున్నాను నేను స్పీడ్ కంట్రోల్ కలిగి ఉండాలంటే స్పీడ్ కంట్రోల్ యొక్క చాలా సులభమైన పద్ధతిని పొందగలను ఏమైనప్పటికీ సామర్థ్యాన్ని కోల్పోవడాన్ని నేను పట్టించుకోవడం లేదు అలాంటప్పుడు రోటర్ నిరోధకతను చేర్చడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి ఇది చాలా సులభం కనుక రియోస్టాట్ను చేర్చండి దానిని మార్చడం కొనసాగించండి కాబట్టి మేము అలా చేయగలిగితే ఇచ్చిన టార్క్ వద్ద వేరియబుల్ స్పీడ్ కలిగి ఉండటానికి ఇది నిజంగా నాకు పరపతి ఇస్తుంది ఇది స్క్విరెల్ బోనులో కాకుండా స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారులో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఇది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు యొక్క ప్రధాన ప్లస్ పాయింట్లలో ఒకటి దీనికి నిర్వహణ ముందస్తు ఆపరేషన్ లేనప్పటికీ ఇది ఖరీదైనది ఇది ధరించడం మరియు చిరిగిపోవటం ఆ విషయాలన్నీ ఉన్నాయి అయినప్పటికీ ఇండక్షన్ మోటర్ యొక్క వేగాన్ని నియంత్రించే సరళమైన మార్గాలలో ఇది ఒకటి కాబట్టి ఇప్పుడు మేము స్లిప్ టార్క్ లక్షణాలు లేదా స్పీడ్ టార్క్ లక్షణాలను చూశాము మరియు Temax వ్యక్తీకరణ అంటే ఏమిటో కూడా మాకు లభించింది దయచేసి Temax అలాగే ఉండిపోయే వరకు ఈ నిరోధకతలన్నింటినీ గమనించండి Temax మారలేదు TBD మారలేదు నేను నొక్కిచెప్పాలనుకుంటున్నాను మేము TBD మార్చలేదు మారినది గరిష్ట టార్క్ సంభవించే స్లిప్ మరియు వేగం కూడా వైవిధ్యంగా ఉంటుంది స్లిప్ టార్క్ లక్షణాల కోసం మరియు స్పీడ్ టార్క్ లక్షణాల కోసం ప్రేరణ మోటారు మేము R1 R2l X1 X2l గురించి చాలా మాట్లాడతాము కాని వాటిని ఎలా డిటర్మెంట్ చేయాలో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఇండక్షన్ మోటారు యొక్క సమానమైన సర్క్యూట్ పారామితులను ఎలా నిర్ణయించాలో చూద్దాం మనందరికీ ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్తో పరిచయం ఉంది సమానమైన సర్క్యూట్ పారామితులను ఎలా నిర్ణయించాలో ఓపెన్ సర్క్యూట్ పరీక్ష మరియు షార్ట్ సర్క్యూట్ పరీక్షను చూశాము ఎందుకంటే ఇండక్షన్ మోటారు ట్రాన్స్ఫార్మర్తో సమానంగా ఉంటుంది ఇలాంటి పరీక్షలు ఈ యంత్రం యొక్క పారామితులను కూడా నిర్ణయించగలవు ఎటువంటి సందేహం లేదు ఇండక్షన్ మోటారును నేను ఎలా సర్క్యూట్ తెరుస్తాను నేను సర్క్యూట్ ఓపెన్ చేస్తే ఇండక్షన్ మోటారు అది తిరగడం లేదు మరియు ద్వితీయ వైపు కేజ్ మోటారులో షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉంటుంది నేను లోపలికి ప్రవేశించలేను ఆపై ఎండ్ రింగ్ కనెక్షన్ను విచ్ఛిన్నం చేసి ఓపెన్ సర్క్యూట్ అని చెప్పాను నేను చేయాలనుకోవడం లేదు కాబట్టి నేను నిజంగా ఓపెన్ సర్క్యూట్ పరీక్ష ఎలా చేయబోతున్నాను ఓపెన్ సర్క్యూట్ పరీక్ష చేయడం కంటే మనం చేసేది ఇండక్షన్ మోటర్ యొక్క లోడ్ పరీక్ష కాదు మేము మోటారును స్వేచ్ఛగా నడపడానికి అనుమతించబోతున్నాం ఉచిత రన్నింగ్ టెస్ట్ మేము దీనిని ఫ్రీ రన్నింగ్ అని పిలుస్తాము అది లోడ్ చేయకుండా స్వేచ్ఛగా నడుస్తోంది నేను దాన్ని అస్సలు లోడ్ చేయను కాబట్టి మోటారు మరేదైనా కనెక్ట్ అవ్వకుండా స్వేచ్ఛగా నడుస్తున్నప్పుడు లేదా మరే ఇతర యాంత్రిక భారంతో జతచేయబడినప్పుడు మీరు తప్పనిసరిగా లోడ్ పరీక్ష చేయబోతున్నారు నేను ఎటువంటి లోడ్ లేని పరీక్ష చేయబోతున్నప్పుడు మీరు ఇండక్షన్ మోటార్ లక్షణాల గురించి ఆలోచిస్తారు నేను ఈ R2ls కి సమానమైన సర్క్యూట్ కలిగి ఉండబోతున్నాను ఇది X2l మరియు ఇది V1 ఇది R1 ఇది X1 వాస్తవానికి నాకు Rc మరియు Xm ఉన్నాయి అప్పుడు అది స్వేచ్ఛగా నడుస్తోంది ఇది నో లోడ్ టార్క్ 0 అంత మంచిది టార్క్ 0 అయినప్పుడు స్లిప్ కూడా 0 కి దగ్గరగా ఉంటుంది సరిగ్గా 0 కాకపోతే స్లిప్ 0 కి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే నేను అక్షరాలా 0 టార్క్ అడుగుతున్నాను రోటర్ కరెంట్ దాదాపు 0 కి మూసివేయబడుతుంది అంటే ఏ టార్క్ నాకు అక్కరలేదు రోటర్ కరెంట్ అక్షరాలా ప్రవహించదు అది చాలా చిన్న విలువ కలిగి ఉండవచ్చు కాబట్టి రోటర్ సర్క్యూట్ ఇంపెడెన్స్ అనంతం లేదా రోటర్ సర్క్యూట్ పూర్తిగా ఓపెన్ సర్క్యూట్ కలిగి ఉండటం వంటి లోడ్ పరిస్థితి అంత మంచిది కాదు అది దానికి సమానంగా ఉంటుంది స్లిప్ నో లోడ్ కండిషన్ కింద దాదాపు 0 కి దగ్గరగా ఉంటే నో లోడ్ కండిషన్ కింద స్లిప్ దాదాపు 0 కి దగ్గరగా ఉంటే R2s అనంతం అవుతుంది R2s అనంతం అయితే అది రోటర్ను ఓపెన్ సర్క్యూట్ చేసినంత మంచిది కాబట్టి ఇండక్షన్ మోటారు విషయంలో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ కండిషన్ యొక్క పరిస్థితిని ఏ లోడ్ కండిషన్ దాదాపుగా అనుకరించదు కాబట్టి మేము సాధారణంగా లోడ్ పరీక్షను నిర్వహించడానికి కారణం లేదా మేము దీనిని ఉచిత రన్నింగ్ టెస్ట్ అని కూడా పిలుస్తాము కాబట్టి ఉచిత రన్నింగ్ టెస్ట్ కండిషన్ క్రింద మేము సాధారణంగా షాఫ్ట్ మీద ఎటువంటి లోడ్ను వర్తించము మరియు శక్తి ఏమిటో కొలవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం చేయబోయేది సర్క్యూట్ రేఖాచిత్రం కొంతవరకు నేను 3 దశల సరఫరాను పొందబోతున్నాను నాకు 3 దశల వేరియాక్ లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కాబట్టి నేను పూర్తి సరఫరాను వేరియాక్కు కనెక్ట్ చేస్తున్నాను మరియు నేను 3 జాకీ పాయింట్లను ఇలా బయటకు రాబోతున్నాను ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మోటారుకు వెళ్తుంది నేను ప్రతి దశకు చేయలేను స్పష్టంగా నేను దీన్ని 3 దశలకు చేసాను మరియు తరువాత ప్రతి దశ పారామితులను లెక్కించాను ఇప్పుడు ఇక్కడ నా ఇండక్షన్ మోటారు ఉంది కాబట్టి ఇండక్షన్ మోటారు దీన్ని ఇలా చూపించనివ్వండి ఇది నా స్టేటర్ రోటర్ నేను అంతర్గతంగా చూపించగలను కాని నేను IM వ్రాసాను కాబట్టి నేను దానిని అక్కడ చూపించకూడదనుకుంటున్నాను లేకపోతే ఇది నేను మార్గం స్క్విరెల్ కేజ్ రోటర్ చూపిస్తుంది ఇది స్లిప్ రింగ్ రోటర్ అయితే నేను 3 వైండింగ్లు బయటకు వచ్చినట్లు చూపిస్తాను కాబట్టి ఇది స్లిప్ రింగ్ లేదా వౌండ్ రోటర్ అయితే ఇది స్క్విరెల్ కేజ్ రోటర్ నేను ప్రాతినిధ్యాన్ని చూపిస్తున్నాను కాబట్టి ఈ స్క్విరెల్ కేజ్ రోటర్ ఇప్పుడు దయచేసి DC యంత్రంలో నేను బ్రష్లు చూపించను నేను ఎల్లప్పుడూ ఆర్మేచర్లో బ్రష్లను చూపిస్తాను ఇక్కడ నేను బ్రష్ చూపించకూడదు ఇప్పుడు ఇది వాట్మీటర్ మరియు అమ్మీటర్ మరియు వోల్టమీటర్ ద్వారా అనుసంధానించబడుతుంది అయితే మనం కనెక్ట్ చేయవచ్చు లేదా మల్టీ మీటర్ కొలిచే పనిని చేయవచ్చు కాబట్టి నేను ఒక వాట్మీటర్ మరో వాట్మీటర్ చూపించబోతున్నాను మరియు నేను ప్రెజర్ కాయిల్ రెండు చూపించబోతున్నాను మేము వాట్మీటర్ పద్ధతి ఉపయోగిస్తున్నాము కాబట్టి నేను ఇక్కడ 1 ప్రెజర్ కాయిల్ సంభావ్య కాయిల్ మరియు కరెంట్ కాయిల్ కలిగి ఉండబోతున్నాను మేము దీనిని పిలుస్తాము మేము దీని గురించి మాట్లాడుతున్నాము మేము ఉన్నప్పుడు మేము మొదట్లో 3 ఫేజ్ సర్క్యూట్ల గురించి కూడా మాట్లాడుతున్నాము కాబట్టి ఇది M మెయిన్స్ L లోడ్ మరియు ఇది సాధారణ బిందువు అవుతుంది మరియు ఇది వోల్టేజ్ పాయింట్ ఇది సాధారణం ఇది వోల్టేజ్ కాబట్టి M1 L1 M2 L2కావచ్చు ఇది V2 ఇది V1 ఇప్పుడు నేను దీన్ని నేరుగా ఇండక్షన్ మోటారుకు కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇది ఇక్కడ కనెక్ట్ అయినట్లు నేను చూపించబోతున్నాను ఇది ఇక్కడ కనెక్ట్ చేయబడింది ఇది ఇక్కడ కనెక్ట్ చేయబడింది నేను ఇక్కడ కావాలనుకుంటే వోల్టమీటర్ను కనెక్ట్ చేయవచ్చు వాస్తవానికి నేను కనెక్ట్ అయి ఉండాలి నేను తప్పిపోయిన ఒక అమ్మీటర్ అమ్మీటర్ ఖచ్చితంగా రావాలి 3 ఫేజ్ ఇండక్షన్ మీటర్ సమతుల్యతతో ఉంటుందని ఊహిస్తే అది సాధారణంగా సమతుల్యమవుతుంది కాబట్టి 1 ఫేజ్ కరెంట్ నేను కొలిస్తే సరిపోతుంది అది స్టార్ కనెక్ట్ కావచ్చు డెల్టా కనెక్ట్ కావచ్చు అది పట్టింపు లేదు నేను 1 W1 పొందబోతున్నాను మరియు W2 2 వాట్మీటర్ రీడింగులు కాబట్టి W1 W2 W0 గా ఉండబోతోంది ఇది 3 దశ 50 హెర్ట్జ్ 400 వోల్ట్ల ఎసి సాధారణంగా ప్రయోగశాలలో లభిస్తుంది కాబట్టి మీరు వేరియాక్ ఉపయోగించి ఇండక్షన్ మోటారుకు రేటెడ్ వోల్టేజ్ను వర్తింపజేస్తారు నెమ్మదిగా వోల్టేజ్ను పెంచుతారు తద్వారా మీరు అకస్మాత్తుగా మోటారులోకి ప్రవహించే కరెంట్ చూడలేరు కాబట్టి మీరు నెమ్మదిగా వోల్టేజ్ను పెంచుతారు మరియు మోటారు తిరగడం ప్రారంభమవుతుంది మీరు రేట్ చేసిన వోల్టేజ్ వరకు మీరు తీసుకువస్తారు మీరు అమ్మీమీటర్ పఠనం యొక్క విలువ ఏమిటో కొలుస్తారు మరియు మీకు వోల్టమీటర్ పఠనం కూడా లభిస్తుంది మరియు మీకు వాట్మీటర్ రీడింగులు కూడా లభిస్తాయి ఎటువంటి లోడ్ కండిషన్లో ప్రతిఘటన యొక్క మాగ్నెటైజింగ్ రియాక్టన్స్ కోర్ లాస్ కాంపోనెంట్ ద్వారా డ్రా అయిన ప్రధాన ప్రవాహం సాధారణంగా ఇండక్షన్ మోటారులో కోర్ నష్టాలు సాధ్యమైనంత కనిష్టంగా ఉండాలి ఎందుకంటే నేను కోర్ని లామినేట్ చేసి ఉంటాను ఎందుకంటే ఆశాజనక హిస్టెరిసిస్ నష్టాలు కూడా ఎక్కువగా ఉండవు కానీ భ్రమణ నష్టాలు అని మనం లెక్కించలేని ఒక నష్టం ఉంది ఖచ్చితంగా కొంత భ్రమణ నష్టం ఉంటుంది ఘర్షణ ఉంటుంది నాకు నచ్చినా లేదా చేయకపోయినా నేను ఇష్టపడినా లేదా కాకపోయినా కొంత మొత్తంలో విండేజ్ ఉంటుంది కాబట్టి నేను లెక్కించలేని కొంత యాంత్రిక నష్టాలు ఉండబోతున్నాయి ఇండక్షన్ మోటారు సమానమైన సర్క్యూట్ RC లో చాలా సార్లు ఈ యాంత్రిక నష్టాలను కూడా చాలా తరచుగా చూసుకుంటాము మరియు మేము అన్నింటినీ ఒకదానితో ఒకటి కలపవచ్చు మరియు RC ప్రాతినిధ్యం వహించమని చెప్పవచ్చు ఎందుకంటే అన్ని నష్టాలను స్వతంత్రంగా విభజించడం లేదా విభజించడం చాలా కష్టం చాలా తరచుగా ఇది అవుతుంది నష్టాలను విభజించడం మాకు చాలా కష్టం కాబట్టి మేము లోడ్ పరీక్ష సమయంలో పూర్తి యాంత్రిక నష్టాలను తీసుకోవచ్చు మరియు అన్నింటికీ కలిపి ఉన్న ప్రధాన నష్టాలు ఏమైనా మనం RC గా పిలుస్తాము కాబట్టి డ్రా అయిన కరెంట్ ప్రధానంగా మాగ్నెటైజింగ్ కరెంట్ కారణంగా ఉంది RC కి ఎక్కువ నష్టాలు లేవని నేను చెబితే మాగ్నెటైజింగ్ కరెంట్ అనేది లోడ్ కండిషన్ సమయంలో డ్రా అవుతున్న ప్రాధమిక కరెంట్ అయితే శక్తి కారకం చెడ్డదిగా ఉంటుంది ఎందుకంటే మాగ్నెటైజింగ్ కరెంట్ ఎల్లప్పుడూ ప్రకృతిలో ప్రేరేపించగలదు ఇది ప్రేరకమైతే నేను 90 డిగ్రీల లాగింగ్ కరెంట్ కలిగి ఉంటాను మరియు అది 90 డిగ్రీల లాగింగ్ కరెంట్ మరియు RC కరెంట్ ఒక చిన్న కరెంట్ అయితే మొత్తం కరెంట్ చాలా వెనుకబడి ఉంటుంది ఇది చాలా వెనుకబడి ఉంటే మీరు ఒక సందర్భంలో గుర్తుచేసుకుంటే నేను వాట్మీటర్లోకి వస్తాను మరొక సందర్భంలో వాట్మీటర్ రీడింగులు కి అనుగుణంగా ఉంటాయి Φ 60 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే 60 డిగ్రీల కంటే వెనుకబడి ఉంటే 2 వాట్మీటర్ యొక్క అన్ని సంభావ్యత 1 లో ఖచ్చితంగా కిక్ బ్యాక్ అవుతుంది సూది 0 కన్నా తక్కువకు వెళుతుందని మీరు చూస్తారు కాబట్టి మీరు వాట్మీటర్ను అస్సలు చదవలేరు 3 ఫేజ్ వాట్మీటర్ స్వయంచాలకంగా జోడించి మొత్తం శక్తిని ఇస్తుంది కాబట్టి సాధారణంగా నేను వాట్మీటర్ ఉపయోగించమని పట్టుబడుతున్నాను తద్వారా మీరు ఈ కిక్బ్యాక్ దృగ్విషయాన్ని చూడగలుగుతారు శక్తి కారకం నిజంగా చెడ్డగా ఉన్నప్పుడు నేను వాట్మీటర్ 1 లో చాలా స్పష్టంగా కిక్బ్యాక్ పొందబోతున్నానని మీరు గ్రహించబోతున్నారు వాట్మీటర్ కిక్బ్యాక్లో 1 ఉంటే ప్రస్తుత కాయిల్ను రివర్స్ చేయడమే మనం చేస్తాం అంటే మీరు ప్రస్తుత కాయిల్ను డిస్కనెక్ట్ చేసి తిరిగి కనెక్ట్ చేయాలి అంటే మేము సాధారణంగా చేస్తాము శక్తి కారకం నిజంగా చెడ్డగా ఉన్నప్పుడు నేను వాట్మీటర్ 1 లో చాలా స్పష్టంగా తిరిగి తన్నబోతున్నానని మీరు గ్రహించబోతున్నారని చూడటం చాలా ముఖ్యం కాబట్టి లోడ్ వైపు L వైపు M సరఫరా వైపు వస్తాయి నేను 180 డిగ్రీల దశ నుండి రివర్స్ చేస్తే స్వయంచాలకంగా 5 లో 1 ని తయారు చేస్తుంది లేదా మన దగ్గర ఉన్నది 180 మైనస్ కావచ్చు లేదా అలాంటిదే కావచ్చు పఠనం సానుకూలంగా మారుతుందని మీరు స్వయంచాలకంగా చూస్తారు కాబట్టి మేము ప్రస్తుత కాయిల్ను తిప్పికొట్టడం గురించి మాట్లాడుతుంటే మీకు ఇది కష్టం కాదు కానీ రివర్స్ చేసిన తర్వాత మీకు ఏమైనా లభిస్తే మీకు సానుకూల పఠనం లభిస్తుంది కాని దానిని మైనస్గా గమనించండి కాబట్టి వాట్ కాబట్టి W1 100 వాట్స్ W2 మైనస్ 50 వాట్స్ అని చెప్పండి కాబట్టి ఇది వాస్తవానికి వెనక్కి తన్నడం చూపిస్తోంది కాని రివర్స్ చేసిన తరువాత 50 వాట్స్ చూపించింది కాబట్టి మీరు W1 ను ప్లస్ 100 వాట్స్ W2 మైనస్ 50 వాట్స్ గా చూపిస్తారు స్పష్టమైన కాబట్టి ఈ తన్నడం సాధారణంగా చాలా ప్రేరణ మోటారులలో జరుగుతుంది అది జరిగితే అది బాగా రూపకల్పన చేసే ఇండక్షన్ మోటారు ఇది మాగ్నెటైజింగ్ కరెంట్ యొక్క అతి తక్కువ అవసరం కాబట్టి ఇది లోడ్ పరీక్ష కాదు కాబట్టి నేను కలిగి ఉండబోతున్నాను మరియు నేను VNL మరియు INL లను పొందబోతున్నాను ఇవి నాకు లభించే రీడింగులు R1 నేను బహుళ మీటర్తో కొలవగలను R1 స్టేటర్ వైండింగ్ యొక్క నిరోధకత నేను ఎల్లప్పుడూ కనెక్ట్ చేయగలను ఇండక్షన్ మోటార్ స్టేటర్ 2 టెర్మినల్ మధ్య ఉండవచ్చు నేను బహుళ మీటర్ను కనెక్ట్ చేయవచ్చు ఇది స్టార్ కనెక్ట్ అయితే అది R1 R1 గా బయటకు వస్తుంది వాటిలో 2 సిరీస్లో వస్తాయని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను నా స్టేటర్ వైండింగ్ నక్షత్రంలో ఉంటే మరియు నేను ఈ 2 మధ్య మల్టీ మీటర్ పెడితే అది R1 R1 గా బయటకు వస్తుంది కాబట్టి నేను మల్టీ మీటర్ రెసిస్టెన్స్గా ఏది వచ్చినా దాన్ని 2 ద్వారా విభజించాలి అది స్టార్ కనెక్ట్ చేయబడిన ఇండక్షన్ మోటర్ అయితే కానీ అది డెల్టా కనెక్ట్ చేయబడిన ఇండక్షన్ మోటర్ అయితే నేను 2 R1 తో సమాంతరంగా R1 ను కలిగి ఉంటాను అది ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను నేను 2 R1 తో సమాంతరంగా R1 ను కలిగి ఉండబోతున్నాను కనుక ఇది 23 R1 గా ఉండబోతోంది అందువల్ల నేను ఇక్కడ నుండి R1 యొక్క విలువ ఏమిటో తిరిగి పదాలను లెక్కించగలుగుతాను కాబట్టి నేను బహుళ మీటర్ను ఉపయోగించగలను మరియు ప్రతిఘటనను కొలవగలను నేను ప్రతిఘటనను కొలిచాను నేను నోలోడ్ పరీక్ష చేయలేదు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఈ R1 లో వెదజల్లుతున్నదానిని మేము సౌకర్యవంతంగా విస్మరిస్తాము ఎందుకంటే సెకండరీ యొక్క ఓపెన్ సర్క్యూట్ స్థితిలో ప్రస్తుతము 5 శాతం కన్నా తక్కువ మేము దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేయగలము అయితే ఇక్కడ నేను దానిని పూర్తిగా విస్మరించలేను ఎటువంటి లోడ్ కండిషన్ లేకుండా డ్రా అయిన కరెంట్ 25 నుండి 30 35 శాతం మధ్య ఎక్కడైనా ఉంటుంది ఇది పెద్ద ఇండక్షన్ మోటారు విషయంలో 20 శాతం లేదా ఏదైనా విషయంలో నిజం కానీ ప్రయోగశాలలో మన దగ్గర ఉన్నది మళ్ళీ ఒక చిన్న ఇండక్షన్ మోటారు మనం నిర్లక్ష్యంగా చేయలేము కాబట్టి మీరు నిజంగా లోడ్ లేని విలువను పరిశీలిస్తే అది చాలా సందర్భాల్లో 50 శాతం వరకు ఉంటుంది కనుక ఇది చాలా పెద్దది సాధారణంగా లోడ్ కరెంట్ చాలా పెద్దది కాదు దీనివల్ల మనం అని చెబుతాము ఇది అసలు యాంత్రిక నష్టం మరియు కోర్ నష్టం అవుతుంది ఇది RC ను లెక్కించడానికి మాకు సహాయపడుతుంది దయచేసి అన్ని రీడింగులను 3 దశల కోసం గుర్తుంచుకోండి కాబట్టి నేను ఒక దశకు డెల్టా కనెక్ట్ చేయబడిన మోటారు VNL V0 కానీ ఇది స్టార్ కనెక్ట్ చేయబడిన మోటారు అయితే నేను ప్రతి దశ స్థావరాలపై మార్పిడి ప్రతిదాన్ని చేయాలి అదేవిధంగా నేను లెక్కించినది ఇప్పుడు వాస్తవ కోర్ నష్టంతో పాటు యాంత్రిక నష్టాన్ని నేను చివరికి ఒక దశకు 3 ద్వారా విభజించవలసి ఉంటుంది నేను ప్రతి దశ గణన చేసినప్పుడు నేను కలిగి ఉన్నదానికంటే నేను ప్రతి దశ స్థావరాలపై ప్రతిదీ మార్చడం మర్చిపోలేను నేను తప్పక చేయాల్సి ఉంటుంది తప్ప నేను తప్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము నో లోడ్ పరీక్ష మరియు షార్ట్ సర్క్యూట్ పరీక్షకు సమానమైన రెండవ పరీక్షతో కొనసాగుతాము